సరే కాబట్టి ఇప్పుడు కోడ్ యొక్క రిసీవర్ భాగాన్ని చూద్దాం కావున రిసీవర్ భాగం చాలా వరకు సెంటర్ని పోలి ఉంటుంది కాబట్టి మనకు ఇంకా ఈ మెమరీ యాక్సెస్లు ఉన్నాయి కాని ఇక్కడ ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే బ్లాక్ యొక్క మెమరీ యాక్సెస్లు వాస్తవానికి టైమ్ ను బట్టి ఉంటాయి కాబట్టి ఫంక్షన్ కాల్ rdtsc చేత టైమింగ్ చేయబడుతుంది కాబట్టి ఈ rdtsc ఫంక్షన్ ఈ సూచనలను వాస్తవంగా అమలు చేయడానికి ముందు టైమ్ స్టాంప్ అని పిలువబడే వాటిని రిటర్న్ చేస్తుంది మరియు మనము ఈ సూచనల ఎగ్జిక్యూషన్ చివరిలో టైమ్స్టాంప్ను కూడా కొలుస్తాము అందువల్ల ఎండ్ స్టార్ట్ ఈ సూచనలను ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు టైమ్ ఇస్తుంది ఇక్కడ rdtsc ఫంక్షన్ అందుతుంది rdtsc సూచన అని పిలువబడే దాన్ని ఉపయోగిస్తుంది ఇది అన్ని ఇంటెల్ ప్లాట్ఫాంలు లేదా ఇంటెల్ ప్రాసెసర్లచే మద్దతు ఇస్తుంది కాబట్టి ఈ సూచన తప్పనిసరిగా టైమ్స్టాంప్ కౌంటర్ను చదువుతుంది కాబట్టి అన్ని ఇంటెల్ యంత్రాలు ఒక కౌంటర్ను నిర్వహిస్తాయి ఇది 128 బిట్ కౌంటర్ ఇది రీసెట్ సమయంలో 0 వద్ద ప్రారంభమవుతుంది మరియు ప్రతి క్లాక్ పల్స్వద్ద అమలు చేస్తుంది కాబట్టి ఆ ప్రత్యేక సంఘటన వద్ద rdtsc సూచన అప్పుడు టైమ్స్టాంప్ కౌంటర్ను చదువుతుంది కావున మనకు ఈ rdtsc ఫంక్షన్ యొక్క 2 వెర్షన్లు ఉన్నాయి ఒకటి 32 బిట్ కోసం మరియు మరొకటి 64 బిట్ కోసం మరియు మీరు మీ స్వంత మెషీన్లో ఈ ప్రత్యేకమైన కోవెర్ట్ ఛానెల్ను ప్రతిబింబించే ప్రయత్నాన్ని చేస్తే మీరు ఈ రెండు ఫంక్షన్లలో ఒకదాన్ని తగిన విధంగా ప్రారంభించవచ్చు కాబట్టి మనం నిజంగా చూసే తదుపరి విషయం ఏమిటంటే ఇక్కడ నిర్వచించబడిన థ్రెషోల్డ్ అని పిలువబడే విషయం కావున ఎండ్ - స్టార్ట్ ఈ 8 సూచనలను అమలు చేయడానికి అవసరమైన సమయాన్ని ఇస్తుంది మరియు ఈ సూచనల సమితి కోసం నమోదు చేయబడిన సమయాన్ని మనము చూస్తాము ఇవి చాలా ధ్వనించేవి కావచ్చు ప్రాసెసర్లో జరుగుతున్న కొన్ని ఇతర అంశాల వల్ల ధ్వని రావచ్చు ఉదాహరణకు పేజీ ఫాల్ట్ ఇంటరప్ట్స్ మరియు మొదలైనవి మరియు వీటిని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది కావున థ్రెషోల్డ్ విలువను ప్రాసెసర్ ప్రాతిపదికన లేదా సిస్టమ్ ప్రాతిపదికన ఎంచుకోవాలి మరియు ఇది చాలా ఖచ్చితమైనది కానవసరం లేదు ఈ కోడ్లో మేము థ్రెషోల్డ్ని 1750 విలువకు నిర్వచించాము కాబట్టి ఇంటరప్ట్స్ మరియు కాంటెక్స్ట్ స్విచెస్ వంటి ఇతర అంశాల కారణంగా ఎక్కువ ధ్వని ఫిల్టర్ చేయడానికి ఈ విలువ సరిపోతుంది అయితే ఇంకా కాష్ హిట్స్ మరియు కాష్ మిస్ల మధ్య తేడాను గుర్తించగలుగుతారు కాబట్టి థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉన్న ఈ టైమింగ్లో దేనినైనా మేము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్గా పిలుస్తాము మరియు ఒక నిర్దిష్ట సమయాన్ని ఎంత తరచుగా గమనించాలో గుర్తించండి కాబట్టి ఈ నిర్దిష్ట పునరావృతం చివరలో మరియు కాల వ్యవధి 224 కు సెట్ చేయబడిందని గుర్తుచేసుకుంటే కాష్ హిట్ లేదా కాష్ మిస్ గమనించబడిందా అని గుర్తించడానికి మేము ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లను ఉపయోగిస్తాము ఇప్పుడు సెండర్ వాస్తవానికి ఆ నిర్దిష్ట పోర్టు ద్వారా ఏదో పంపించారని 'కాష్ మిస్' సూచిస్తుంది కాబట్టి సెండర్ వాస్తవానికి ఆ సంబంధిత సెట్లో ఏదో లోడ్ చేసారని మరియు అందువల్ల ఆ సెట్ నుండి రిసీవర్ డేటాను తొలగించారని మరియు అందువల్ల రిసీవర్ వాస్తవానికి ఆ సెట్ ద్వారా యాక్సెస్ చేస్తున్నప్పుడు అది కాష్ మిస్ అవుతుంది మెమరీ యాక్సెస్ను పూర్తి చేయడానికి L2 LLC లేదా DRAM వంటి తక్కువ స్థాయి కాష్కు మెమరీ యాక్సెస్ వెళ్లాలి కాబట్టి ఇది సాధారణంగా మనం తీసుకున్న సమయం కన్నా ఎక్కువ సమయం పడుతుంది మరియు ఈ సమయం వాస్తవానికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా వివిధ సెట్ల 10 20 30 మరియు 40 లకు వివిధ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ని గమనిస్తే సెండర్ ద్వారా ప్రసారం చేసిన వాటిని రిసీవర్ డిసైఫర్ చేయగలదు కాబట్టి వాస్తవానికి సెండర్ ప్రసారం చేసిన 0 లను మరియు 1 లను గుర్తించగలుగుతుంది ఇది ఆడ్ బిట్ లేదా ఈవెన్ బిట్ అని గుర్తించగలుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం చూసినది రెండు స్వతంత్ర ప్రాసెస్లు సెండర్ మరియు రిసీవర్ ఈ కోవెర్ట్ ఛానెల్ద్వారా పరస్పరం సంభాషించగలుగుతాయి ఇది చాలా పరోక్ష ఛానెల్ మరియు ఈ అండర్ లైన్డ్ ప్లాట్ ఫామ్ ద్వారా సాధించిన అన్ని భద్రతలను విచ్ఛిన్నం చేయగలదు అటువంటి కోవెర్ట్ ఛానెల్లను కాష్కు మాత్రమే పరిమితం చేయకపోవచ్చు కాని ఇతర అంశాలు లేదా ఇతర ప్రాసెసర్ లేదా ఫైల్ సిస్టమ్ పేజీ ఫాల్ట్స్ వంటి సిస్టమ్ స్థాయి లక్షణాలు మరియు కీ స్స్ట్రోక్స్ వంటి ఇతర విషయాలు కూడా కోవెర్ట్ ఛానెల్ యొక్క మూలంగా ఉపయోగించబడతాయి